కాబట్టి ఈ ప్రత్యేకమైన ఉపన్యాసం కోసం మీ అందరికీ స్వాగతం మరియు ఇక్కడ రెండు వేర్వేరు పరికరాలపై ఈ రోజు మనం దృష్టి పెడతాము ఒకటి ఫంక్షన్ జెనరేటర్ ఇది ఇక్కడే ఉంది మరియు మరొకటి ఓసిల్లోస్కోపులు ఇక్కడ నేను 2 ఒస్సిల్లోస్కోప్లపై నా చేతిని ఉంచాను మనం ఓసిల్లోస్కోప్లకు వెళ్లేముందు మొదట ఫంక్షన్ జనరేటర్ ఏమిటో అర్థం చేసుకుందాం మరియు ఫంక్షన్ జనరేటర్ యొక్క పాత్ర ఏమిటి కాబట్టి మనం స్పష్టంగా చూడవచ్చు ఫంక్షన్ జెనరేటర్ అనేక విభిన్న సంకేతాలను సృష్టించడానికి ఉపయోగించబడుతుంది సిగ్నల్స్ అర్థంలో మనం ఎసి సిగ్నల్ గురించి మాట్లాడేటప్పుడు ఇది సాధారణంగా సైన్ తరంగo కానీ నేను చదరపు తరంగాన్ని పొందాలనుకుంటే నేను త్రిభుజాకార తరంగాన్ని పొందాలనుకుంటే నేను దీన్ని ఎలా పొందగలను చదరపు తరంగాల కోసం త్రిభుజ తరంగాల కోసం నేను ఫంక్షన్ జెనరేటర్ను ఉపయోగించవచ్చు ఈ ఫంక్షన్ జెనరేటర్ టెక్ట్రోనిక్స్ నుండి వచ్చింది మీరు ఏ కంపెనీ నుండి కొనుగోలు చేస్తున్నారో అది పట్టింపు లేదు ఎందుకంటే ప్రస్తుతం మనం పనితీరు గురించి ఆందోళన చెందలేదు వాస్తవానికి మనం పనితీరు గురించి ఆందోళన చెందాలి కాని మాడ్యూల్ మీకు పనితీరు ఖచ్చితత్వం స్పష్టత ఏమిటో అర్థం చేసుకోవడం కాదు ఈ ఉపన్యాసం లో మనం ఫంక్షన్ జెనరేటర్ మరియు మనం దానిని ఎలా ఉపయోగించగలం అని అర్థం చేసుకోవాలి కాబట్టి గత 2 ఉపన్యాసలలో నుండి నాతో ఉన్న నా టీచింగ్ అసిస్టెంట్ సీతారాంను నేను మళ్ళీ అభ్యర్థిస్తాను కాబట్టి దానిని అర్థం చేసుకోవడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు పవర్ బటన్ నొక్కమని నేను అతనిని అడిగినప్పుడుఅతను దానిని నొక్కాడు కాబట్టి నాకు మాట్లాడటం చాలా సులభం అవుతుంది మరియు మీరు జనరేటర్ ఫంక్షన్ను అర్థం చేసుకోవడం సులభం అవుతుంది కాబట్టి ఇది ఇప్పటికే 220 వోల్ట్లకు అనుసంధానించబడి ఉంది కాబట్టి ఇది పవర్ బటన్ కాబట్టి మనం పవర్ బటన్ను కనెక్ట్ చేస్తాము మరియు మీరు ప్రదర్శనను చూస్తారు ఇది ఎల్లప్పుడూ మార్కెటింగ్ వ్యూహం కాబట్టి ఇది ఎల్లప్పుడూ కంపెనీ ఫంక్షన్ జనరేటర్ల నుండి మొదలవుతుంది మరియు అది మంచిది ఇప్పుడు మనం ఏమి చూస్తాము మనం చూసేది చాలా ముఖ్యం కాబట్టి దృష్టి పెట్టండి మొదటి విషయం మనం చూసేది సైన్ తరంగం అవును ఇది సైన్ తరంగం ఇప్పుడు నేను సైన్ తరంగం మార్చాలనుకుంటే లేదా నేను సైన్ తరంగం కు బదులుగా చదరపు తరంగాన్ని ఉపయోగించాలనుకుంటే అక్కడ ఏమి ఉంది సైన్ తరంగం చదరపు తరంగంగా మార్చబడుతుంది ఇక్కడ మీ విధి చక్రం దీనిని మనం తరువాత చూస్తాము ఆన్ మరియు ఆఫ్ టైమ్ భిన్నంగా ఉంటుంది కాబట్టి ఇది చదరపు తరంగం అని మీరు ఎలా చెప్పగలరు అది వేరే అంశం కానీ ప్రస్తుత తరంగం చదరపు తరంగం అని మనం చూడవచ్చు తదుపరిది రాంప్ నేను చూడాలనుకుంటే అప్పుడు ఇది ర్యాంప్ సిగ్నల్ అని మీరు చూస్తారు నేను పల్స్ చూడాలనుకుంటే నేను పల్స్ చూడగలను నేను ఏకపక్ష సిగ్నల్ చూడాలనుకుంటే నేను ఏకపక్ష బటన్ను నొక్కవచ్చు నాయిస్ కావాలనుకుంటే అప్పుడు నేను నాయిస్ ని నొక్కగలను కాబట్టి మీరు వేర్వేరు తరంగ రూపాలను ఈ విధంగా వర్తింపజేయవచ్చు మీరు సైన్ తరంగం లేదా స్క్వేర్ వేవ్ తరంగం లేదా రాంప్ లేదా పల్స్ లేదా ఏకపక్ష సిగ్నల్ లేదా నాయిస్ ని ఈ ఫంక్షన్ జెనరేటర్ ఉపయోగించి సర్క్యూట్కు వర్తింపజేయవచ్చు ఇప్పుడు మీరు తెరపై ఏమి చూస్తున్నారు కాబట్టి నేను మీకు ఛానెల్లను చూపించాలనుకుంటున్నాను మీరు చూడగలరా ఛానల్ సీతారాం దయచేసి ఛానెల్ ఒకటి నొక్కండి కాబట్టి ప్రస్తుతం ఇది ఛానల్ ఒకటి ఇప్పుడు మీరు మరొకదాన్ని నొక్కవచ్చు ఇది ఛానల్ 2 కాబట్టి మీకు 2 ఛానెల్స్ ఉన్నాయి ఛానల్ 1 ఛానల్ 2 చూడండి సరియైనదా మరియు ఈ రెండూ కలిసి ఛానెల్స్ కాబట్టి మీరు గాని ఛానల్ ఒకటి ద్వారా సిగ్నల్ వర్తింపజేయవచ్చు లేదా మీరు ఛానల్ 2 ద్వారా సిగ్నల్ వర్తింపజేయవచ్చు లేదా మీరు ఒకేసారి రెండు ఛానెల్ల ద్వారా సిగ్నల్ను వర్తింపజేయవచ్చు కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు చూడవచ్చు మనం మళ్ళీ నొక్కాము అంటే మనం తిరిగి ఛానెల్ ఒకటి కి వెళ్ళవచ్చు మనం మోడ్ను ఆపివేసినప్పుడు ఇప్పుడు మీరు ఛానెల్ ఒకటి మార్చినప్పుడు మీరు ఛానల్ ఒకటి ప్రదర్శన చేస్తారు కాబట్టి మీరు అర్థం చేసుకోవడం సులభం ప్రదర్శన చూడండి ఛానెల్ ఒకటి ఇప్పుడు ఫంక్షన్ జెనరేటర్లో చాలా విషయాలు ఉన్నాయి ఛానెల్ ఒకటి వద్ద ఆన్ ఆఫ్ బటన్ ఉంది ఛానల్ 2 వద్ద ఆన్ ఆఫ్ బటన్ ఉంది కాబట్టి మీరు ఏ ఛానెల్ను ఉపయోగించాలనుకుంటున్నారు అనేదాని బట్టి మీరు నిర్దిష్ట ప్రోబ్ను ఉపయోగించవచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ పౌనపున్యంని మార్చవచ్చు ప్రస్తుతం ఇది ఒక కిలోహెర్ట్జ్ పౌనపున్యం మీరు ఈ పుష్తో మాన్యువల్ ట్రిగ్గర్ ఉపయోగించి పౌనపున్యంని మార్చవచ్చు కాబట్టి ఇవి గుబ్బలు మీరు నాబ్ మార్చండి మరియు మీరు పౌనపున్యంలో మార్పును చూడగలరు పౌనపున్యం ఒక కిలోహెర్ట్జ్ 2 కిలోహెర్ట్జ్ మరియు మొదలగునవి మీరు దానిని మార్చవచ్చు కాబట్టి మనం పౌనపున్యంని మారుస్తున్నప్పుడు మీరు సమయం లో కూడా మార్పు చూడగలుగుతారు కాబట్టి మళ్ళీ మీరు పౌనపున్యంని మార్చగలిగితే ఈ ప్రత్యేకమైన y అక్షంపై దృష్టి పెట్టండి ఇక్కడ ఇది 33 33 మైక్రోసెకన్లు చూపిస్తుంది నేను పౌనపున్యంని పెంచితే అది మారుతోంది అంటే ఈ సమయంలో మీరు సైన్ తరంగంలో మార్పు చూడలేరు ఎందుకంటే ఇది ఫ్రీక్వెన్సీని పెంచుతోంది కానీ మీరు సమయాన్ని స్థిరంగా ఉంచుకుంటే మీరు సైన్ వేవ్లో మార్పును చూడగలరు కాబట్టి ఇచ్చిన బటన్లను ఉపయోగించి విలువను కూడా మార్చవచ్చు కాబట్టి మనం నేరుగా చెప్పగలను నేను 800 మిల్లీహెర్ట్జ్ ఉపయోగించాలనుకుంటే నేను నేరుగా 800 నొక్కవచ్చు మరియు నేను దాన్ని పొందగలను ఒకవేళ నేను ఒక కిలోహెర్ట్జ్ కలిగి ఉండాలనుకుంటున్నాను అప్పుడు నాకు 1000 ఉంటుంది లేదా మనం నేరుగా కిలోహెర్ట్జ్ ఎంపిక కూడా ఉపయోగించవచ్చు కాబట్టి మనం నొక్కవచ్చు మరియు మనకు కిలోహెర్ట్జ్ ఎంపిక ఉంటుంది కాబట్టి ఈ స్క్రీన్ వైపు వైట్ కలర్ బటన్లు అనేక ఎంపికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎంపికలలో ప్రతి ఒక్కటి సిగ్నల్ మార్చడానికి ఉపయోగించబడతాయి మొదటిదాన్ని చూద్దాం ఇది పౌనపున్యం మరియు కాలం కాబట్టి మనం మొదటి బటన్ను నొక్కినప్పుడు మొదట మీ పౌనపున్యం మరియు మరొకటి మీ కాలం కాబట్టి మీరు మీ కాలాన్ని మార్చాలనుకుంటున్నారు మీరు మాన్యువల్ ట్రిగ్గర్ నాబ్ ఉపయోగించి విలువను మళ్ళీ మార్చండి మీకు కావాలంటే అదే విధంగా పౌనపున్యంని మార్చండి మళ్ళీ వైట్ బటన్ నొక్కండి మరియు మీరు పౌనపున్యం మోడ్కి తిరిగి వస్తారు మళ్ళీ మీరు పౌనపున్యంని మార్చవచ్చు అద్భుతమైనది ఇప్పుడు మనం ప్రారంభ దశ అయిన రెండవదానికి వెళ్తాము అది ఏమిటి మనం చూశాము ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ఇన్వర్టింగ్ కాని యాంప్లిఫైయర్ మరియు ఓసిలేటర్లలో ఇన్పుట్ దశ అంటే ఏమిటి అవుట్పుట్ దశ ఏమిటి ప్రారంభ దశ ఏమిటి ఇది 0 డిగ్రీ ఇది 90 డిగ్రీ ఇది 180 డిగ్రీనా మీరు ఏదైనా విలువను ఇవ్వడం ద్వారా సిగ్నల్ దశను మార్చవచ్చు కాబట్టి మనం దశను మారుస్తున్నామని అనుకుందాం సైన్ తరంగాo లో మార్పు ఉందని మీరు చూడవచ్చు సిగ్నల్ యొక్క దశ మరియు ప్రస్తుతం 15 డిగ్రీ 16 డిగ్రీ మరియు మీరు మార్పు చూడవచ్చు ఏదేమైనా తదుపరిది తెలుపు బటన్ అవుతుంది దాన్ని తిరిగి 0 కి రీసెట్ చేయండి మీరు కోరుకుంటున్నారని అనుకుందాం ఆపై మీరు 0 వ్రాయవచ్చు మరియు మీరు మళ్ళీ ఎంటర్ నొక్కండి మరియు అది 0 డిగ్రీ కి వెళ్తుంది ఆపరేట్ చేయడం చాలా సులభం అదే నేను మీకు చూపిస్తున్నాను ఇది చాలా సులభంసిస్టమ్ చాలా క్లిష్టంగా కనిపిస్తే చింతించకండి వాస్తవానికి ఇది సంక్లిష్టంగా కనిపిస్తుంది ఆపరేషన్ నిజంగా సులభం సరియైనదా కాబట్టి మీరందరూ ల్యాప్టాప్ ఉపయోగిస్తుంటే మీరందరూ ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు ల్యాప్టాప్ ఎలా పనిచేస్తుంది మీరు నిజంగా చూస్తే లేదా ల్యాప్టాప్లోని సర్క్యూట్లు ఏమిటి లేదా ఇంటర్నెట్ ఉనికి ఎలా వస్తుంది మరియు సిగ్నల్స్ ఎలా పంపబడతాయి మీరు ఇమెయిల్ ఎలా పంపగలరు ఇది చాలా సంక్లిష్టమైనది కానీ చింతించకండి ఎందుకంటే మీరు సులభంగా ఇంటర్నెట్ను ఉపయోగించవచ్చు మీరు సులభంగా ల్యాప్టాప్ ఉపయోగించవచ్చు ఇది ఎలా ఉంది ఇది చాలా క్లిష్టమైన యంత్రం కానీ మీరు ఇప్పుడే పనిచేస్తున్నారు కాబట్టి ఆపరేషన్ నిజంగా సంక్లిష్టంగా ఉన్నదాన్ని చూసినప్పుడు చింతించకండి ఇది సరళమైనది సరే ఇప్పుడు వైట్ బటన్ అయిన తదుపరి బటన్ ఇప్పుడు ఇది ఇక్కడ పౌనపున్యం అని చూశాము మరియు మీరు దాన్ని మళ్ళీ ఉన్నత స్థాయికి లేదా తక్కువ స్థాయికి మార్చవచ్చు మీరు దానిని వ్యాప్తికి మార్చవచ్చు వ్యాప్తి ఏమైనా కావచ్చు వోల్టేజ్ ప్రస్తుతం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది ఇది ఒక వోల్ట్ పీక్ టు పీక్ మీరు దీన్ని 3 వోల్ట్లు 4 వోల్ట్లుగా మార్చవచ్చు అప్పుడు y అక్షంపై సిగ్నల్ కూడా చూడండి మీరు మైనస్ 2 వోల్ట్ నుండి 3 వోల్ట్లని చూస్తే అంటే మొత్తం 5 వోల్టులు కాబట్టి వ్యాప్తిలో మార్పును మీరు ఈ విధంగా చూడవచ్చు మీరు వ్యాప్తి మార్చాలనుకుంటే మీరు మాన్యువల్ ట్రిగ్గర్ ఉపయోగించి సులభంగా మార్చవచ్చు కాబట్టి మీరు చూడగలిగే తదుపరి తెలుపు బటన్ మీరు మళ్ళీ మాన్యువల్ ట్రిగ్గర్ ను మార్చడం ద్వారా ఆఫ్సెట్ను సృష్టించవచ్చు లేదా డిస్ప్లే కీని ఉపయోగించడం ద్వారా సృష్టించవచ్చు అంతా సరే కాబట్టి మీరు మళ్ళీ చూస్తే మీరు స్పష్టంగా ఆఫ్సెట్ మారవచ్చు కాబట్టి ఇప్పుడు అంతకుముందు ఇది మైనస్ 2 వోల్ట్ల నుండి 3 వోల్ట్ల పీక్ టు పీక్ వోల్టేజ్ ఇప్పుడు ఇక్కడ ఏమి ఉంది 0 నుండి 5 వోల్ట్ల వరకు ఇది 5 వోల్ట్లని మీరు చూస్తారు కానీ ఇప్పుడు అది 0 నుండి 5 వోల్ట్ల వరకు ఉంది మీరు ఆఫ్సెట్ మార్చవచ్చు ఇప్పుడు ఇది 3 వోల్ట్ల నుండి 5 వోల్ట్ల వరకు ఉంది కేవలం 2 వోల్ట్ల పీక్ టు పీక్ సరే మీరు తదుపరి నాబ్ కి వెళ్ళండి వైట్ నాబ్ అది సరైనదేనా కాబట్టి ఫంక్షన్ జనరేటర్లో మనకు ఈ విధులు ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రధాన విషయం ఏమిటంటే ఇది కనిపించే సిగ్నల్ అని మనకు ఎలా తెలుసు లేదా మనం ఎలా చేయగలం ఇప్పుడు సిగ్నల్ కొలవాలా సైన్ తరంగం ఉందని మనం తెరపై చూడవచ్చు మనము చదరపు తరంగానికి మార్చినట్లైతే సిగ్నల్లో చదరపు తరంగానికి మారడం చూడవచ్చు కానీ మీరు కొలవాలనుకుంటే అప్పుడు మీరు మరొక పరికరాన్ని ఉపయోగించాలి అంతా సరే కాబట్టి మొదటి విషయం ఏమిటంటే మీరు ఫంక్షన్ జెనరేటర్ను అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఈ ఫంక్షన్ జెనరేటర్ ఎలా ఉపయోగించాలి మరియు కొన్ని ఇతర పరికరాలలో ప్రదర్శనను ఎలా చూడాలి దాని కోసం మనం ఈ ఫంక్షన్ జెనరేటర్ను ఓసిల్లోస్కోప్ అనే మరొక పరికరానికి కనెక్ట్ చేయండి ఇంత వరకు ఈ ఫంక్షన్ జెనరేటర్ను ఓసిల్లోస్కోప్కు అనుసంధానిస్తుంది మీకు కొన్ని కనెక్టర్లు కావాలి కదా కాబట్టి ఓసిల్లోస్కోప్ మరియు ఫంక్షన్ జెనరేటర్ను కనెక్ట్ చేయడానికి మీరు ఈ కనెక్టర్ను ఉపయోగించవచ్చు మరియు మీరు దానిని ఓసిల్లోస్కోప్ మరియు పౌనపున్యం జనరేటర్కు కనెక్ట్ చేయవచ్చు మరియు మనం పౌనపున్యం కొలవగలము వోల్టేజ్లో మార్పును మనం చూడవచ్చు ఈ రెండింటిని కలిపి కనెక్ట్ చేయడం వలన సిగ్నల్లో మార్పును మనం చూడవచ్చు సరే కాబట్టిఇది మీ BNC కనెక్టర్ దీనిని సాధారణంగా ప్రోబ్ అని కూడా పిలుస్తారు నీవు BNC కనెక్టర్ అంటే అర్ధం చేసుకోలేకపొతే మల్టీమీటర్ ప్రోబ్ లేదా ఫ్రీక్వెన్సీ జనరేటర్ ప్రోబ్ ఓసిల్లోస్కోప్ ప్రోబ్ అని అర్థం చేసుకోండి కానీ నిబంధనలు మీకు తెలిస్తే మంచిది కాబట్టి మన ఫంక్షన్ జనరేటర్ను ఓసిల్లోస్కోప్కు కనెక్ట్ చేయాలి ఇప్పుడు 2 ఓసిల్లోస్కోప్లు ఉన్నాయి ఒకటి ఇది మీరు చాలా ప్రదేశాలలో చూడవచ్చు చాలా విశ్వవిద్యాలయాలు చాలా సంస్థలు వారు ఇప్పటికీ ఈ ఓసిల్లోస్కోప్ను ఉపయోగిస్తున్నారు ఇది మీ CRO లేదా కాథోడ్ రే ఓసిల్లోస్కోప్ ఇది మీ డిజిటల్ ఓసిల్లోస్కోప్ దీనిని DSO అని కూడా పిలుస్తారు DSO మళ్ళీ టెక్ట్రోనిక్స్ది ఇది పాత వెర్షన్ మరియు నేను వ్యక్తిగతంగా ఇష్టపడుతున్నాను నేను నా అండర్గ్రాడ్ లో ఉన్నప్పుడు లేదా నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు లేదా నేను నా పిహెచ్డి చేస్తున్నప్పుడు కూడా ఈ ఓసిల్లోస్కోప్ను ఉపయోగించాను కాబట్టి ఓసిల్లోస్కోప్ల గురించి చింతించకండి కానీ ఇక్కడ ప్రయోజనం మీరు వెడల్పు చూస్తున్నారా ఇప్పుడు ఈ ప్రత్యేకమైన ఓసిల్లోస్కోప్ యొక్క వెడల్పును మీకు చూపిస్తాను కాబట్టి ఇది పెద్దది ఎందుకు అంత పెద్దది ఎందుకు అంత పెద్దది కారణం మనం CRT ఉపయోగిస్తున్నందున కాథోడ్ రే ట్యూబ్ ఈ ఓసిల్లోస్కోప్ లోపల శూన్యత సృష్టించబడుతున్నందు వలన ఇది స్థూలంగా ఉంటుంది కాబట్టి మీలో ఎంతమంది స్కోప్ తెరిచారో నాకు తెలియదు ఒకవేళ మీరు దాన్ని తెరిస్తే అప్పుడు మీరు ఒక CRT ని చూస్తారు మరియు CRT పేరు కాథోడ్ రే ట్యూబ్ మీరు కూడా ఇది టీవీలో చూసారు కాబట్టి టీవీ స్థూలంగా ఉంది వాటన్నిటికీ సిఆర్టి ఉంది ఇప్పుడు శూన్యత ఉంది కాబట్టి నేను వాక్యూమ్ లోపల పిన్ ఉంచినట్లయితే ఏమి జరుగుతుంది ఈ ప్రత్యేకమైన గొట్టంలోకి గాలి పరుగెత్తుతుంది అందువల్లనే పేలుడు సంభవిస్తుంది ఎందుకంటే శూన్యత పోయింది మరియు గాలి లోపల ఉంది కానీ ఏదేమైనా ఏదైనా పేల్చడానికి మాకు ఆసక్తి లేదు అర్థం చేసుకోవడంలో మాకు ఆసక్తి ఉంది ఒస్సిల్లోస్కోప్ కాబట్టి ఇక్కడ కాథోడ్ ఓసిల్లోస్కోప్ ఇక్కడ డిజిటల్ ఓసిల్లోస్కోప్లు ఉన్నాయి ప్రస్తుతం మీరు ఈ ఫంక్షన్ జెనరేటర్ను డిజిటల్ ఓసిల్లోస్కోప్ కు కనెక్ట్ చేయాలనుకుంటే ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం ఆపై మనం ఓసిల్లోస్కోప్లను రెండింటినీ పోలుస్తాము ఒకవేళ నువ్వు ఈ పరికరాలన్నింటినీ తెలుసుకోండి చాలా పరీక్షించడానికి మీరు చాలా సర్క్యూట్లు ప్రయోగాలు చేస్తే సరిపోతుంది మీకు DC శక్తి సరఫరా తెలిస్తే ఫంక్షన్ జనరేటర్ తెలుసుకోండి మీరు మల్టీమీటర్ తెలుసుకున్న తర్వాత ఓసిల్లోస్కోప్ తెలిస్తే అది చాలా ఎక్కువ మీరు ప్రయోగాత్మక భాగంలో పనిచేయడం ప్రారంభించడానికి సరిపోతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను ఫంక్షన్ జనరేటర్ను ఒస్సిల్లోస్కోప్ కనెక్ట్ చేయమని సీతారామ్ను అడుగుతాను కాబట్టి అతను ఏమి చేస్తున్నాడు అతను ప్రోబ్ను ఛానెల్ వన్కు కనెక్ట్ చేస్తున్నాడు ఇది ఛానల్ ఒకటి సరియైనదా ఆపై అతను ఓసిల్లోస్కోప్ను కనెక్ట్ చేయాలి అతను ఒస్సిల్లోస్కోప్ ప్రారంభించాలి కాబట్టి ఓసిల్లోస్కోప్ యొక్క పనితీరును నేను మీకు వివరిస్తాను బహుశా తదుపరి మాడ్యూల్లో లేదా ఇదే మాడ్యూల్ లో చూద్దాం కాని మొదట మీరు ఫంక్షన్ జనరేటర్నును ఓసిల్లోస్కోప్కు ఎలా కనెక్ట్ చేయవచ్చో అర్థం చేసుకుందాం కాబట్టి మనమందరం ఓసిల్లోస్కోప్ ఉపయోగించినట్లు X అక్షం ఉంది y అక్షం ఉంది మరియు అప్పుడు బహుళ ఛానెల్స్ ఛానల్ వన్ ఛానల్ 2 ఉన్నాయి ఇప్పుడు మనం కనెక్ట్ చేసినప్పుడు ఎలాంటి వేవ్ఫార్మ్ మనం ఓసిల్లోస్కోప్లో చూడవచ్చు కాబట్టి మీరు చూస్తారు ప్రోబ్లో ఈ సుదీర్ఘ విషయాలు ఉన్నాయి ఆపై అతను ఈ 2 ప్రోబ్స్ కనెక్ట్ చేస్తున్నాడు మరియు అతను ఈ చిన్నదానికి కనెక్ట్ చేసినది చిన్నది కాబట్టి చిన్నదానితో చిన్నది సరిపోతుంది పెద్దదానితో పెద్దది సరిపోతుంది ఇప్పుడు మీ సిస్టమ్లో ఇది ఎలా ఉందో ఇక్కడ చూద్దాం కాబట్టి మీరు చదరపు తరంగాన్ని చూడవచ్చు కాబట్టి స్థానము కోసం ఒక ఫంక్షన్ ఉంది ఒకటి నిలువు స్థానము ఒకటి క్షితిజ సమాంతర స్థానము కాబట్టి ఒక నిలువు స్థానము అతను నిలువు స్థానాన్ని కదిలిస్తున్నాడు కాబట్టి మీరు చూడవచ్చు మీరు క్షితిజ సమాంతరంగా కదిలినప్పుడు ఇది సమాంతరంగా ఉంటుంది మీరు నిలువు అక్షాన్ని తరలించినప్పుడు తరంగ రూపం నిలువుగా కదులుతుంది ఇప్పుడు మీరు క్షితిజ సమాంతర కోసం చూసినప్పుడు రెండు ఛానెల్లకు ఇది ఒకేలా ఉంటుంది ఒక క్షితిజ సమాంతర స్థానం మాత్రమే ఉంటుంది సరియైనదా నిలువు కోసం 2 వేర్వేరు విషయాలు ఉన్నాయి ఒకటి ఛానల్ 1 ఒకటి ఛానల్ 2 ప్రస్తుతం మనం ఛానల్ వన్కు కనెక్ట్ చేసాము కాబట్టి పసుపు ఛానల్ 1 అయితే నీలం ఛానల్ 2 అద్భుతమైనది ఇప్పుడు ఫంక్షన్ జెనరేటర్లో సిగ్నల్ మార్చగలిగితే సిగ్నల్ మార్పును చూద్దాం కాబట్టి ఇప్పుడు నేను చదరపు వేవ్ నుండి సైన్ వేవ్ వరకు ఉంటే అక్కడ ఒక సైన్ వేవ్ ఉందని మీరు చూడవచ్చు మరియు అతను పౌనపున్యం ని మారుస్తున్నాడు ఇది 66 66 హెర్ట్జ్ కాబట్టి మీరు పౌనపున్యం ని పెంచుకోండి కాబట్టి ఇప్పుడు ఇది 1 కిలోహెర్ట్జ్ కాబట్టి మీరు చూడవచ్చు ఒక కిలోహెర్ట్జ్ పౌనపున్యం ఉంది మళ్లీ మీరు నాబ్ను మార్చవచ్చు కాబట్టి మీరు నాబ్ను మార్చినప్పుడు మీరు ఒక కిలోహెర్ట్జ్ పౌనపున్యంని చూడగలుగుతారు మళ్ళీ సమయాన్ని పెంచడం ద్వారా లేదా తగ్గించడం ద్వారా మీరు దాన్ని విస్తృతం చేయవచ్చు కాబట్టి పౌనపున్యం లో మార్పు ఉంది మరియు అదే పౌనపున్యం మీరు ఓసిల్లోస్కోప్లో మార్పును అద్భుతమైనవిగా చూడవచ్చు ఇప్పుడు మీరు దీన్ని స్క్వేర్ వేవ్ గా మార్చగలరా మీరు పౌనపున్యం ని తక్కువగా మార్చగలరా మీరు దీన్ని ర్యాంప్ చేస్తారా కాబట్టి రాంప్ ని మీరు సైన్ వేవ్కు మార్చవచ్చు చదరపు వేవ్ కు మార్చవచ్చు పట్టింపు లేదు కాబట్టి మీ వద్ద ఏకపక్ష సిగ్నల్ మీ వద్ద పల్స్ ఉంచుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఫంక్షన్ జెనరేటర్లో ఇక్కడ ఏమి చూపబడుతుందో మీరు కూడా ఇలాంటిదే ఓసిల్లోస్కోప్లో చూడవచ్చు కాబట్టి ఓసిల్లోస్కోప్లను ఈ విధంగా ఉపయోగిస్తారు ఇప్పుడు మనం సిగ్నల్ ను రన్ మరియు స్టాప్ బటన్ ద్వారా ఆపవచ్చు కాబట్టి మీరు ఇప్పుడు సిగ్నల్ ను స్వాధీనం చేసుకున్నారని మీరు చూస్తారు మీరు ఈ సంగ్రహించిన సిగ్నల్ మీ USB డ్రైవ్ ఉపయోగించి సేవ్ చేయవచ్చు కాబట్టి ఇప్పుడు మనం ఓసిల్లోస్కోప్ ను ఫంక్షన్ జెనరేటర్కు కనెక్ట్ చేయవచ్చు ఆపై మీరు డేటాను USB రకం దానిలో సేవ్ చేయవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఓసిల్లోస్కోప్ ల మధ్య తేడా ఏమిటో చూద్దాం ఒకటి మీ CRT బేస్ లేదా CRO మరియు మరొకటి మీ డిజిటల్ ఓసిల్లోస్కోప్ కాబట్టి రెండూ ఓసిల్లోస్కోప్ల మధ్య తేడా ఏమిటో చూద్దాం ఇప్పుడు మీరు మొదట DSO అయిన డిజిటల్ ఓసిల్లోస్కోప్ను తీసుకుందాం కాబట్టి మనం ఒక్కొక్కటిగా వెళ్దాం మనం ముందు చూసినట్లుగా 2 ఛానెల్స్ ఉన్నాయని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఛానల్ ఒకటి పసుపు రంగు ఛానల్ 2 నీలం రంగు సరియైనదేనా ఇప్పుడు ఈ ఛానల్ వన్ మరియు ఛానల్ 2 నిలువు స్థానాన్ని మార్చడానికి ఉపయోగిస్తారు కాబట్టి ప్రస్తుతం అది ఛానెల్ వన్కు కనెక్ట్ చేయబడింది కాబట్టి మీరు నిలువు స్థానాన్ని మార్చగలరా మీరు y అక్షం వైపు చూస్తే అది మారుతోంది దయచేసి మీరు క్షితిజ సమాంతర స్థానాన్ని మార్చగలరా మీరు క్షితిజ సమాంతరాన్ని మార్చవచ్చు మీరు నిలువు స్థానాలను మార్చవచ్చు ఇది మంచిది ఇప్పుడు అదేవిధంగా ఛానల్ 2 కోసం అప్పుడు మనకు ఛానల్ 2 కోసం కూడా అదే విధంగా ఉంది కానీ ఇప్పుడు ఛానల్ 2 కి సిగ్నల్ లేదు కాబట్టి బహుశా మనం చూడలేము కాని మొదట ఓసిల్లోస్కోప్ ప్రారంభించటానికి మీరు ఓసిల్లోస్కోప్ను పరిహార ప్రోబ్కు కనెక్ట్ చేయాలి మీరు ఓసిల్లోస్కోప్ ఉపయోగింనప్పుడల్లా ప్రారంభంలో మీరు చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే మీరు ప్రోబ్ ని పరిహారం చేయాలి అంటే మీకు ప్రోబ్ ఉన్నప్పుడు మీరు ప్రోబ్ను ఓసిల్లోస్కోప్కు కనెక్ట్ చేస్తారు మీరు దీన్ని ఇక్కడే ప్రోబ్ పరిహార నాబ్కు కనెక్ట్ చేస్తారు అతను ఒక ప్రోబ్ను పరిహార నాబ్తో అనుసంధానించి మరొక దానిని గ్రౌండ్కి కనెక్ట్ చేశాడు ఆపై అతను ఆటో సెట్ చేస్తాడు కాబట్టి మీరు దీన్ని నొక్కండి మరియు ప్రోబ్ పరిహారం జరుగుతుంది ఆపై మీ ఓసిల్లోస్కోప్ను ఉపయోగించడం ప్రారంభించండి ఇది ఒక ప్రోబ్ పరిహారం ఎల్లప్పుడూ చేయడం మంచి అభ్యాసం ఇప్పుడు ఓసిల్లోస్కోపుల పనితీరుకు వెళ్దాం కాబట్టి ఇప్పుడు మనకు నిలువు ఉంది మనకు అడ్డం ఉంది ఇప్పుడు గణిత ఫంక్షన్ చూద్దాం నేను గణిత ఫంక్షన్ అర్థం చేసుకోవాలనుకుంటున్నాను ఇది M గణిత ఫంక్షన్ సరైనది కాబట్టి ఈ గణిత ఫంక్షన్ ఏమిటి ఇది ఆపరేషన్నా ఇది గుణకారం లేదా అదనంగా ఉందా లేదా అది వ్యవకలనం కాబట్టి నేను ఉదాహరణకు గుణకారం చేయాలనుకుంటున్నారు నేను గుణకారం చేయాలనుకుంటే చూడండి అప్పుడు నేను ఈ ఆపరేషన్ ని ఉపయోగించి దీనిని గమనించవచ్చు కాబట్టి నేను 2 వేర్వేరు వోల్టేజ్లను సరిగ్గా వర్తింపజేయాలి ఇప్పుడు ఒక వోల్టేజ్ మాత్రమే ఇవ్వబడింది 2 సిగ్నల్స్ ఉంటే నేను గుణించడానికి 2 సిగ్నల్స్ ఉపయోగించవచ్చు మరియు నేను ఆ ఫంక్షన్ పొందవచ్చు అదేవిధంగా నేను అదనం వ్యవకలనం కూడా చేయగలను కాబట్టి ఇప్పుడు నేను అదనం చేయగలను నేను వ్యవకలనం చేయగలను సరియైనది కాబట్టి తెల్లని గుబ్బలను చూద్దాం డేటాను సేవ్ చేయడానికి టాప్ నాబ్ ఉపయోగించబడుతుంది దయ చేసి మీరు తదుపరి నాబ్ ఉపయోగించండి సరియైనదా ఇది ఆపరేషన్ నేను చెప్పినట్లు ఇది ఆపరేషన్ ఎందుకంటే ప్రస్తుతం ఇది గణిత రీతిలో ఉంది కాబట్టి దీనిని ఆపరేషన్ కోసం ఉపయోగించవచ్చు తదుపరి 1 మూల ఛానల్ ఒకటి లేదా ఛానల్ 2 స్థానం సరియైనదా స్థానం ఏమిటి ప్రస్తుతం 0 స్థానం కాబట్టి మీరు స్థానాన్ని మార్చవచ్చు మీరు గమనించవచ్చు తదుపరిదీ నిలువు స్కేల్ మళ్ళీ మీరు నిలువు స్కేల్ నాబ్ ఉపయోగించి నిలువు స్థాయిని మార్చవచ్చు అప్పుడు నాబ్ సిగ్నల్లో తేడా ఉంటుంది మీరు FFT ఉపయోగించవచ్చా కాబట్టి మీరు ఫోరియర్ పరివర్తన చేయాలనుకుంటే మీరు FFT సిగ్నల్ ఉపయోగించి మీరు ఫోరియర్ పరివర్తన చేయవచ్చు అదేవిధంగా మీకు రిఫరెన్స్ వోల్టేజ్ ఉంటే మరియు మీరు కోరుకుంటే కొన్ని రిఫరెన్స్ సిగ్నల్కు సంబంధించి సిగ్నల్ను తనిఖీ చేయండి అప్పుడు మీరు రిఫరెన్స్ టెర్మినల్ను ఉపయోగించవచ్చు ఇక్కడ రిఫరెన్స్ RF ఉంది అవును కాబట్టి అది REF కోసం ఒక బటన్ సరియైనది కాబట్టి ఇవి ఓసిల్లోస్కోప్లోని అనేక బటన్లు ఇప్పుడు అది కాకుండా మనకు కర్సర్ ఉంది పైన మాకు కర్సర్ ఉంది ఆపై మీరు దీన్ని కోరుకుంటున్నారా లేదా మీరు దాన్ని కోరుకుంటున్నారా ఇది వ్యాప్తి లేదా సమయం కాబట్టి మీరు వ్యాప్తికి కనెక్ట్ చేయాలనుకుంటే వ్యాప్తి నొక్కడం వలన వ్యాప్తి వద్ద టాప్ సిగ్నల్ చూస్తానని తెలుస్తుంది మన కర్సర్ ఒక లైన్ తరంగ రూపం ఎగువనమరొకటి దిగువన ఉండాలి కాబట్టి నేను మరొక కర్సర్ కలిగి ఉండాలనుకుంటే కర్సర్ 2 చూడండి మీరు దిగువ కలిగి ఉండవచ్చు ఇప్పుడు మీరు వోల్టేజ్ కొలవగలరని తెలుసు కర్సర్ 2 పై వోల్టేజ్ ఎంత కర్సర్ వన్ వోల్టేజ్ ఎంత కాబట్టి మీరు కర్సర్ 1 కర్సర్ 2 వోల్టేజ్ చూడవచ్చు మీరు వ్యత్యాసాన్ని కొలవవచ్చు ఇది మీ కర్సర్ యొక్క ఉపయోగం మీరు మూలాన్ని కూడా చేయవచ్చు మీరు ఛానెల్ 1 లేదా ఛానల్ 2 మీరు గణిత ఫంక్షన్ FFT రిఫరెన్స్ ఫంక్షన్ రిఫరెన్స్ A రిఫరెన్స్ B కి మార్చుకోవచ్చు కాబట్టి మీరు డిజిటల్ ఓసిల్లోస్కోప్ పొందినప్పుడు చాలా ఎంపికలు ఉన్నాయి ఇవి 70 మెగాహెర్ట్జ్ ఓసిల్లోస్కోప్ మీరు పైన 70 మెగాహెర్ట్జ్ చూడవచ్చు ఇప్పుడు అది కాకుండా సేవ్ మరియు రీకాల్ మీరు సిగ్నల్ను సేవ్ చేయగల అదే ఫంక్షన్ మరియు మీరు దానిని తరువాత గుర్తుచేసుకోవచ్చు డిఫాల్ట్ సెటప్ అంటే తయారీదారు సెటప్ ఇచ్చినది డిఫాల్ట్ సెటప్ మనం డిఫాల్ట్ ఫంక్షన్ గా ఉపయోగించవచ్చు అలాగే మీరు దీన్ని CRO తో డిజిటల్ ఓసిల్లోస్కోప్ పోల్చండి కాబట్టి మనం రెండు విషయాలను పోల్చి చూద్దాం రెండు విషయాలు చూద్దాం ఇప్పుడు ఇది మీ CR ఓసిల్లోస్కోప్ లేదా CRO ఇది కాథోడ్ రే ఓసిల్లోస్కోప్ ఇందులో మీరు సారూప్య విధులను మరింత ముడి మార్గంలో చూడవచ్చు కాబట్టి విధులు ఏమిటో చూద్దాం కాబట్టి మొదట తీవ్రత మరియు ఫోకస్ ని చూద్దాం ఎందుకంటే మనం డిజిటల్ ఓసిల్లోస్కోప్లో LCD లేదా LED గాని ఉపయోగిస్తున్నాము ఇక్కడ మనం కాథోడ్ రే ట్యూబ్ ఉపయోగిస్తున్నాము కాబట్టి అతను తీవ్రత మార్చాలి మనం దృష్టిని మార్చాలి కాబట్టి దయచేసి తీవ్రతలో మార్పును చూపించగలమా మీరు చూస్తారు తీవ్రతను మార్చడం ద్వారా మీరు మార్పును చూడగలుగుతారు మీరు సిగ్నల్ ఫోకస్ యొక్క తీవ్రతను చూస్తారు మీరు ఫోకస్ నాబ్ మార్చినట్లయితేమీరు సిగ్నల్ ఫోకస్ చేయవచ్చు ఇప్పుడు అది ఫోకస్ పెట్టలేదు మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి కాబట్టి ఫోకస్ ఉంది ఆపై మనకి స్థానం ఉంది మీరు నిలువు క్షితిజ సమాంతరం ఉన్నాయని గమనించగలరు మొదట నిలువు స్థానం ఉపయోగిస్తాము ఇది సిగ్నల్ను నిలువుగా తరలిస్తుంది క్షితిజసమాంతర తదుపరిది క్షితిజ సమాంతరంగా మీరు సిగ్నల్ ను x అక్షం యొక్క క్షితిజ సమాంతరంగా తరలించవచ్చు కాబట్టి ఇప్పుడు మీకు 2 స్థానాలు నిలువుగా ఉన్నాయి సరియైనదా మొదటి స్థానం ఛానెల్ ఒకటి రెండవది స్థానం ఛానల్ 2 కోసం కాబట్టి ఛానల్ 2 ఉంది ఛానల్ ఒకటి ఉంది ఇప్పుడు మనం ప్రతి విభాగానికి వోల్ట్లు మార్చవచ్చు కాబట్టి ఈ ఓసిల్లోస్కోప్కు మరో ప్రోబ్ను కనెక్ట్ చేద్దాం ఇక్కడ కూడా మనం ప్రోబ్ యొక్క పరీక్ష చేయవచ్చు కాబట్టి మీరు ప్రోబ్ను చూసినట్లుగా మనం ఇప్పుడు ప్రోబ్ను కనెక్ట్ చేస్తున్నాము ఇప్పుడు మనం ప్రోబ్ను పరీక్షించాలి కాబట్టి ఇక్కడ ప్రోబ్ సర్దుబాటు ఉంది మీరు దానికి కనెక్ట్ చేయవచ్చు మరొకటి గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి ఏమైనప్పటికీ మీరు ఈ విధంగా ప్రోబ్ను కనెక్ట్ చేయగలరు మరియు ప్రోబ్ను పరీక్షించగలరు కాబట్టి దీని గురించి చింతించకండి ఇది కేవలం ప్రోబ్ను పరీక్షించడానికి ఓసిల్లోస్కోప్కు కూడా ఫంక్షన్ ఉందని చూపించడానికి కాబట్టి నేను చెప్తున్న విషయం ఏమిటంటే ఇప్పుడు ఈ ఓసిల్లోస్కోప్ అనేక విధులను కలిగి ఉంది కానీ ఈ ఓసిల్లోస్కోప్లో ఉన్న కొన్ని విషయాలు ఇందులో లేవు ఒక విషయం ఏమిటంటే మీరు సిగ్నల్ను సులభంగా చూడవచ్చు మీరు డేటాను సేవ్ చేయవచ్చు ఇక్కడ మీరు డేటాను సేవ్ చేయలేరు ఇది పోర్టబుల్ సులభం తేలికైనది ఇది తేలికైనది కాదు మీరు త్వరగా పోల్చాలనుకుంటే చివరి విషయం ఏమిటంటే సిగ్నల్ను కొలవడానికి ఓసిల్లోస్కోప్లు ఉపయోగించబడతాయి మరియు మనం సిగ్నల్ మార్పిడి చేయగలం మరియు సమయాన్ని కొలవడం ద్వారా లేదా వ్యాప్తిని కొలవడం ద్వారా సిగ్నల్లో మార్పును మనం చూడవచ్చు మనం పీక్ పీక్ వోల్టేజ్ మార్చవచ్చు ఫంక్షన్తో సరిపోలడం కోసం వివిధ రకాల ఫిల్టర్లని ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ చేయగలరు కాని ఇక్కడ కాదు మీరు ఓసిల్లోస్కోప్ రెండింటినీ ఉపయోగించి అనేక విధులను చేయవచ్చు మరియు అది కాదు మీరు రెండు ఓసిల్లోస్కోప్లను నేర్చుకోవాలి మీకు ఈ ఓసిల్లోస్కోప్ ఉంటే మంచిది మీకు ఇది ఒకటి ఉంటే మీరు దీన్ని ఉపయోగిస్తున్నారా లేదా ఉపయోగించినా ఫర్వాలేదు విషయం ఏమిటంటే మీరు ఫంక్షన్ జెనరేటర్ను ఉపయోగించాలనుకుంటే మరియు మీరు సిగ్నల్ను కొలవాలనుకుంటే మీరు ఓసిల్లోస్కోప్ను పరికరంగా ఉపయోగించవచ్చు కాబట్టి ఇప్పటి వరకు మనం చూసిన వాటిని మళ్లీ ఒకసారి మనం గుర్తుచేసుకుందాం చివరి 3 మాడ్యూళ్ళలో దీనితో సహా సరిగ్గా రికార్డ్ చేస్తే మనం వివిక్త భాగాలతో ప్రారంభించారు అప్పుడు మనం బ్రెడ్బోర్డ్ చూశాము సరియైనదా బ్రెడ్బోర్డుకు భాగాలను ఎలా కనెక్ట్ చేయాలో అప్పుడు చూశాము అప్పుడు మనం మల్టీమీటర్ చూశాముమల్టీమీటర్ను అనేక భాగాలకు కనెక్ట్ చేసాము ఆపై మనం నిరోధకము కెపాసిటెన్స్ పౌనపుణ్యం వంటి లక్షణాలను కొలిచాము వేరియబుల్ AC లేదా వేరియాక్ మనం AC వోల్టేజ్ను కొలిచాము మనం DC వోల్టేజ్ ని కొలిచాము అప్పుడు మనం DC విద్యుత్ సరఫరాను అర్థం చేసుకున్నాము ఒకటి పాత సంస్కరణ ఒకటి కొత్త సంస్కరణ క్రొత్త సంస్కరణలో ప్లస్ మైనస్ 15 వోల్ట్లు ఉన్నాయి మీరు వోల్టేజ్ మరియు కరెంట్ను మార్చగలరు మీకు తెలియకపోతే ఎల్లప్పుడూ కరెంట్ గరిష్ట ప్రోబ్లో ఉంచండి అని నేను మీకు చెప్పాను ఆపై సానుకూల వోల్టేజ్ ఉంది మీకు గ్రౌండ్ ఉంది ఆపై మనం ఇక్కడే ఫంక్షన్ జెనరేటర్ను చూశాము అప్పుడు ఫంక్షన్ జెనరేటర్ పాత్ర ఏమిటి ఇది ఎలాంటి సంకేతాలను ఉత్పత్తి చేస్తుంది దానిని ఎలా ఉపయోగించవచ్చు మరియు చివరకుమనం ఓసిల్లోస్కోప్లను కూడా చూశాము ఓసిల్లోస్కోప్లు 2 రకాలు ఒకటి డిజిటల్ ఓసిల్లోస్కోప్ ఒకటి సిఆర్ఓ CRO CRT పై ఆధారితమైనది ఇది ఎల్సిడి లేదా ఎల్ఇడిపై ఆధారితమైనది ఇది బహుళ విధులను కలిగి ఉంది దీనికంటే మెరుగైన సంస్కరణలు కొన్ని ఉన్నాయి కానీ ఇప్పటికీ రెండు ఓసిల్లోస్కోపులు ప్రయోగశాలలో ఉపయోగించబడతాయి ఏ రకమైన ఒస్సిల్లోస్కోపులు ఉన్నా మీరు ఓసిల్లోస్కోప్స్ ఆపరేట్చేయడం ముఖ్య ఉద్దేశం కాబట్టి తరువాతి ఉపన్యాస శ్రేణిలో మనం ప్రయోగాలు మరియు అనేక పారామితులను చూస్తాము ఇది మునుపటి తరగతులలో నేర్చుకున్నాము ఇది ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అయినా ఇన్వెర్టింగ్ యాంప్లిఫైయర్ లేదా నాన్ ఇన్వెర్టింగ్ యాంప్లిఫైయర్ లేదా ఆపరేషన్ యాంప్లిఫైయర్ ఫిల్టర్గా లేదా ఒక ఆసిలేటర్ గా ఎలా ఉంటుందో చూసాము లేదా మనం ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ మరియు ఇతర ప్రయోగాలకు చాలా ఉపయోగించాలి కానీ విషయం ఏమిటంటే మీరు ఈ సర్క్యూట్తో ఉపయోగించాల్సిన పరికరాలు ఏమిటో తెలుసుకోగలిగే వరకు మనం ప్రయోగాలపై పనిచేయడం లేదా సర్క్యూట్ వైపు పని ప్రారంభించడం వ్యర్థం అనలాగ్ సర్క్యూట్ల గురించి నేను మీకు చాలా విషయాలు చెప్పగలను వాటి ఉపయోగం ఏమిటి మీరు దాన్ని ఎలా అన్వయించవచ్చు సిగ్నల్ కొలిచేందుకు మీకు ఎలాంటి పరికరాలు అవసరం బయాస్ వోల్టేజ్ను వర్తింపచేయడానికి మీకు ఎలాంటి పరికరాలు అవసరం మీరు ఎలా ఉపయోగించవచ్చు మల్టీమీటర్ సరియైనదా మల్టీమీటర్లోని విధులు ఏమిటి ఈ విషయాలు చూడవచ్చు ఇవి చాలా ప్రాథమికమైనవి కాని విషయాలను రిఫ్రెష్ చేయడం ఏదో ఒక సమయంలో మీకు సహాయపడుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అందుకే నేను ప్రాథమికమైన చాలా విషయాలు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను అదే సమయంలో మనం నిజంగా ముందుకు సాగిన చాలా విషయాలు చూస్తాము ఉదాహరణకు మీరు సూచిక సర్క్యూట్ను ఎలా తయారు చేయవచ్చు నేను చెప్పినట్లు ఇది చాలా కష్టం IC లో ఏమి ఉందో అర్థం చేసుకోండి సరియైనదా నేను మీ మొదటి ఉపన్యాసం తీసుకున్నాను మరియు IC లో ఏమి ఉంటాయో నేను మీకు వివరించాను కానీ IC ని ఎలా తయారు చేయవచ్చని నేను మిమల్ని అడిగితే ఉపన్యాసాల వల్ల మీకు ఖచ్చితంగా తెలుసు MOSFET ఎలా కల్పించబడిందో మీరు అర్థం చేసుకోగలరు నేను ఇంతకు ముందే మిమ్మల్ని మోస్ఫెట్ను తయారు ఎలా చేయగలరు ప్రక్రియ ప్రవాహం ఏమిటో తెలుసా అడిగితే అప్పుడు చాలా మంది దానికి సమాధానం ఇచ్చేవాళ్ళు కాదు అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కానీ సిద్ధాంతాన్ని నేర్చుకోవడమే కాదు ఆచరణాత్మక జ్ఞానాన్ని ఉపయోగించడం ముఖ్యం మనం ఏమైనా సిద్ధాంతంలో నేర్చుకోవడం ఏదో ఒక రూపంలో వర్తించబడుతుంది మరియు కొన్నిఉపన్యాసాల తరువాత ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ లో మనం ఆపరేషన్ యాంప్లిఫైయర్లను మరియు MOSFET లను ఎలా ప్రయోగ దృక్పథం లో ఉపయోగించబోతున్నాము అనేది చూద్దాం కాబట్టి ఈ పరికరంలో ఈ భాగాలతో మీరు ఇప్పుడు స్పష్టంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను నేను చెప్పినట్లు మీరు ఈ సంస్థల యొక్క పరికరాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు ఒక పాయింట్ ఉంది మీరు వేర్వేరు కంపెనీల నుండి పరికరాలను పొందినప్పుడు ఖచ్చితత్వం స్పష్టత అమలులోకి వస్తుంది కాబట్టి మీరు డేటాషీట్ అర్థం చేసుకోవాలి పరికరాలను ఎలా ఆపరేట్ చేయాలి అనేది ఇప్పటికే డేటా షీట్లో ఇవ్వబడింది కానీ ఈ ప్రత్యేకమైన మాడ్యూళ్ళతో మీరు ఈ పరికరాలు ఏమిటో అర్థం చేసుకోవడం లో ఇప్పుడు మరింత సౌకర్యంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను కాబట్టి నేను మిమ్మల్ని తరువాతి తరగతిలో చూస్తాను మరియు మనం ఏ ప్రయోగాలు చేయగలమో చూడండి మీరు కోరుకుంటున్న అనేక ప్రయోగాలు ఉన్నాయి నేర్చుకోండి మరియు మనం ప్రయోగాలు చేస్తాము మరియు మనం పారామితులు ఎలా కొలవగలమో చూస్తాము కాబట్టి మిమ్మల్ని తరువాతి తరగతిలో చూడాలని నేను ఎదురు చూస్తున్నాను మంచి రోజు